టాస్క్ షెడ్యూలింగ్ యొక్క చట్రంలో టాస్క్ల మధ్య వనరులను రేటు మోనోటానిక్ షెడ్యూలర్ లేదా ప్రారంభ గడువు మొదటి షెడ్యూలర్ ఎలా పంచుకోవాలో ఇంతకుముందు మనం చూశాము అలాగే క్లిష్టమైన విభాగాలు మరియు సెమాఫోర్స్ గురించి చర్చించాము సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్లో ఉపయోగించే సెమాఫోర్ పరిష్కారం గురించి చర్చించాము ఈ పరిష్కారం నిజ సమయ అనువర్తనం లో ఉన్నందున ఇది ఉపయోగించబడదు మరియు ఇది రెండు తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది అవి ఏమిటంటే ప్రాధాన్యత విలోమం మరియు అపరిమిత ప్రాధాన్యత విలోమం తక్కువ ప్రాధాన్యత కలిగిన పని ప్రీమిటబుల్ కాని వనరును లాక్ చేసినప్పుడు మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పని అమలు చేయలేనప్పుడు మరియు వనరు కోసం వేచి ఉన్నప్పుడు సాధారణ ప్రాధాన్యత విలోమం తలెత్తుతుంది మనకు ఇక్కడ ప్రాధాన్యత విలోమ ఉదాహరణ ఉంది ఇక్కడ తక్కువ ప్రాధాన్యత కలిగిన పని అమలు అవుతున్నప్పుడు అధిక ప్రాధాన్యత కలిగిన పని వేచి ఉంటుంది కాని అప్పుడు ప్రాధాన్యత విలోమ సమస్య చాలా చెడ్డది కాదు ఎందుకంటే ఇది చాలా జాగ్రత్తగా ప్రోగ్రామింగ్ ను ఉపయోగించి పరిష్కరించబడుతుంది కానీ అపరిమిత ప్రాధాన్యత విలోమంలో వనరును కలిగి ఉన్న తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరు అవసరం లేని ఇతర ఇంటర్మీడియట్ ప్రాధాన్యత పనుల ద్వారా CPU ఉపయోగాల నుండి నిరోధించబడుతుంది చివరి ఉపన్యాసం ముగింపులో మనం క్లిష్టమైన విభాగం మరియు ప్రాధాన్యత విలోమం ఎలా తలెత్తుతుందో అపరిమిత ప్రాధాన్యత విలోమాలు మరియు దాని పరిష్కారాలను చర్చించాము ఉదాహరణకు మనకు 2 పనులు T1 మరియు T3 ఉన్నాయి అనుకుంటే ఇవి ముందస్తుగా ఉపయోగించని వనరును పంచుకోవాలి దీని అర్థం ఇవి వనరును ప్రత్యేకమైన మోడ్లో యాక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది మరియు ఇప్పటికే వనరును ఉపయోగిస్తున్న ఒక పని ఆ వనరును ఉపయోగించి దాని అమలును పూర్తి చేసినప్పుడు మాత్రమే మరే పని కూడా ఆ వనరును ఉపయోగించదు రెండు పనులు కింది రకం కోడ్ మరియు ప్రోగ్రామ్లో కొంత భాగాన్ని కలిగి ఉంటాయి అక్కడ ఈ పనులు వనరును ఉపయోగించకుండా కొంత ప్రాసెసింగ్ చేస్తారు T1 మరియు T3 పనులు వనరును ఉపయోగించడం ప్రారంభించడానికి ముందు ఇది ముందస్తుగా ఉపయోగించని వనరు కాబట్టి ఇవి ప్రాథమికంగా సెమాఫోర్ కోసం వేచి ఉన్న P ను పిలుస్థాయి మరియు సెమాఫోర్కు ప్రాప్యత పొందిన తరువాత ఇవి భాగస్వామ్య వనరును అమలు చేయడం ప్రారంభిస్తారు ఇక్కడ కోడ్ విభాగాన్ని పూర్తి చేసిన తరువాత భాగస్వామ్య వనరులను ఉపయోగించే కోడ్ యొక్క భాగం ప్రారంభమైన తర్వాత ఈ పనులు వనరును విడుదల చేయడానికి సిగ్నల్ సెమాఫోర్ అయిన V సూచనను అమలు చేస్తారు ఆపై వనరును ఉపయోగించకుండా మరింత స్థానిక ప్రాసెసింగ్ ఒకే సిగ్నల్ కోడ్ యొక్క క్లిష్టమైన విభాగం పూర్తి అయ్యే వరకు ఒకే సిగ్నల్తో ప్రారంభమయ్యే పని ద్వారా భాగస్వామ్య వనరు ఉపయోగించబడే కోడ్ యొక్క భాగం నిరీక్షిస్తుంది అటువంటి పరిస్థితిలో ప్రాధాన్యత విలోమం తలెత్తే మార్గం ఇక్కడ వివరించబడింది మనకు తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ T3 ఉందని అనుకుందాం కొన్ని స్థానిక ప్రాసెసింగ్ L చే సూచించబడుతుంది మరియు కొంతకాలం తర్వాత ఇది క్లిష్టమైన విభాగంలోకి వస్తుంది వనరును ఉపయోగించే ముందు ఇది సెమాఫోర్ నిరీక్షణ చేస్తుంది మరియు సెమాఫోర్ అందుబాటులో ఉన్నందున T3 వనరును పొందవచ్చు మరియు తద్వారా వనరును ఉపయోగించడం ప్రారంభిస్తుంది కానీ ఆ సమయంలో T అధిక ప్రాధాన్యత కలిగిన పని T1 ను అమలు చేయడం ప్రారంభిస్తుంది మరియు T1 ఇక్కడ T 3 పాయింట్ అయ్యే వరకు కొంత స్థానిక ప్రాసెసింగ్ చేస్తుంది మరియు అది దాని క్లిష్టమైన విభాగంలోకి ప్రవేశించి లాక్ రిసోర్స్ లేదా అదే రకమైన సూచనలను అమలు చేస్తుంది వనరు ఇప్పటికే T3 చేత కలిగి ఉన్నందున T1 పని నిరోధించబడుతుంది మరియు అది బ్లాక్ అయిన తర్వాత T3 క్రియాశీలమవుతుంది ఒక వనరును ఉపయోగిస్తుంది మరియు కొంతకాలం T 4 వద్ద అది అమలును పూర్తి చేస్తుంది ఆపై T1 వనరును పొందుతుంది మరియు అమలు చేయడం ప్రారంభిస్తుంది స్థానిక ప్రాసెసింగ్ చేస్తుంది ఆపై అది పూర్తయిన తర్వాత T3 CPU ను పొందుతుంది మరియు అమలు చేయడం ప్రారంభిస్తుంది ఇది ఒకే ప్రాధాన్యత విలోమానికి ఒక ఉదాహరణ మరియు T1 పని T4 మరియు T3 మధ్య బంధించబడి ఉంటుంది ఈ సందర్భంలో T3 తన క్లిష్టమైన వనరును ఉపయోగించి పనిని పూర్తి చేస్తుంది అప్పుడు టాస్క్ T1 ప్రాధాన్యత విలోమానికి గురయ్యే గరిష్ట వ్యవధి ఏమిటంటే ఇది T3 క్లిష్టమైన వనరు R ను ఉపయోగించాల్సిన అతి పెద్ద వ్యవధికి సమానం అపరిమిత ప్రాధాన్యత విలోమ సమస్య గురించి క్రింది ఉంది అదే వనరు R కారణంగా టాస్క్ T1 అనేది 2 ప్రాధాన్యత విలోమాలను ఎదుర్కొంటుంది వనరు అవసరం లేని టాస్క్ T2 అమలు చేయడం ప్రారంభించినప్పుడు మరియు CPU ని ఉపయోగించకుండా T3 ను ముందస్తుగా చేస్తుంది మరియు అందువల్ల T1 2 ప్రాధాన్యత విలోమాలకు గురవుతుంది ఒకటి T3 మరియు మరొకటి T2 ఖాతాలో జరుగుతుంది T2 అమలు చేస్తున్నప్పుడు T1 కి వనరు లేనందున వేచి ఉండాలి T3 వనరును కలిగి ఉంది కానీ అమలు చేయలేకపోయింది ఎందుకంటే T2 కారణంగా ఈ కాలానికి T2 మరియు T3 2 ప్రాధాన్యత విలోమాలను కలిగించడం ప్రారంభించింది ఈ ఉదాహరణ పొడిగించబడితే మనకు అపరిమితమైన ప్రాధాన్యత విలోమం ఉంటుంది T3 కి అతి తక్కువ ప్రాధాన్యత ఉన్న బహుళ ఇంటర్మీడియట్ పనులను మనం పరిశీలించవచ్చు T1 కి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది అయితే T2 1 T2 2 T2 n వంటి ఇంటర్మీడియట్ ప్రాధాన్యతా పనులు ఉన్నాయి T1 వనరు T3 కోసం నిరోధించబడుతుంది మరియు తరువాత ఇంటర్మీడియట్ ప్రాధాన్యత పనులు లు ఒకదాని తరువాత ఒకటి అమలు చేస్తూనే ఉంటుంది T1 దాని అమలును పూర్తి చేయడానికి CPU ను పొందగలదా అని T1 వేచి ఉండిపోతుంది కాని ఆ సమయానికి T1 దాని గడువును కోల్పోతుంది అందువలన అప్లికేషన్ వైఫల్యం చెందుతుంది అపరిమిత ప్రాధాన్యత సమస్యను తగినంతగా నిర్వహించకపోతే నిజ సమయ అప్లికేషన్ విఫలమవుతుంది అపరిమిత ప్రాధాన్యత విలోమం కారణంగా అప్లికేషన్ వైఫల్యం సంభవించిన అనేక ఉదాహరణలు గతంలో ఉన్నాయి కానీ బహుశా అత్యంత ప్రసిద్ధ ఉదాహరణ మార్స్ పాత్ ఫైండర్ ఇది 1997 జూలై 4 న మార్స్ ఉపరితలంపైకి వచ్చింది ఇది మార్స్ ఉపరితలంలోకి ప్రవేశించినప్పుడు సోజోర్నర్ రోవర్ అనే వాహనం చుట్టూ ఎయిర్ బ్యాగులు నెమ్మదిగా మార్స్ ఉపరితలంపైకి పడిపోయాయి మరియు అది ఎయిర్ బ్యాగ్ నుండి మార్స్ ఉపరితలంపైకి వెళ్లి పెద్ద మొత్తంలో డేటాను భూమి స్టేషన్కు ప్రసారం చేయడం ప్రారంభించింది ఈ డేటాలో నాసా విడుదల చేసిన మార్స్ ఉపరితలం యొక్క చిత్రాలు ఉన్నాయి మరియు అవి వెబ్లో బహిరంగంగా అందుబాటులో ఉన్నాయి రోవర్ ద్వారా పెద్ద సంఖ్యలో చిత్రాలు ప్రసారం చేయబడ్డాయి రోవర్ ఉపరితలంపైకి దిగడంతో మార్స్ ఉపరితలం యొక్క ఒక చిత్రం మరియు బ్యాగులతో చుట్టుముట్టబడి చిత్రాలు తీయడం ప్రారంభించింది మార్స్ పాత్ ఫైండర్ నుండి వచ్చిన మరొక చిత్రం ఇది courtesy నాసా ప్రజలకు విడుదల చేయడం జరిగింది కానీ అప్పుడు పాత్ఫైండర్ సిస్టమ్ రీసెట్లను అనుభవించడం ప్రారంభించింది ప్రతి కొన్ని సెకన్ల తర్వాత సిస్టమ్ స్వయంగా రీసెట్ చేయడం ప్రారంభించింది ఫలితంగా డేటా ప్రసారం చేయలేకపోయింది డేటాలో కొంత భాగం మాత్రమే ప్రసారం చేయబడుతుంది మరియు తరువాత అది మళ్లీ రీసెట్ అవుతుంది మరియు మళ్ళీ అది ప్రసారం చేయడం ప్రారంభమవుతుంది మరియు రీసెట్ అవుతుంది మరియు తద్వారా పూర్తి డేటా ప్రసారం చేయబడదు ఆ సమయంలో వార్తాపత్రికలు మార్స్ పాత్ ఫైండర్ వైఫల్యాలను ఎదుర్కొంటున్నాయని మరియు ఈ వైఫల్యాన్ని వివరించడానికి ఉపయోగించే పరిభాషలు సాఫ్ట్వేర్ అవాంతరాలు కాగా మరికొన్ని వార్తాపత్రికలు పాత్ఫైండర్లోని కంప్యూటర్ ఒకేసారి చాలా ఎక్కువ పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మరియు అందువల్ల విఫలమవుతున్నాయని నివేదించింది కానీ నాసా యొక్క ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు బగ్ను పరిష్కరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మార్స్ పాత్ఫైండర్ VxWorks లో ఇది విండ్ రివర్ సిస్టమ్స్ నుండి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించబడుతోంది మరియు థ్రెడ్ల రేటు మోనోటోనిక్ షెడ్యూలింగ్ ఉపయోగించబడింది పాత్ఫైండర్లో షేర్డ్ మెమరీ ద్వారా వేర్వేరు పనులు పంచుకున్న సమాచారం ఒక పని మెమరీ లో నమోదు అవుతుంది మరొక పని దాన్ని చదువుతుంది మరియు తరువాత అంతరిక్ష నౌకలోని విభిన్న భాగాలు షేర్డ్ మెమరీ ద్వారా ఒకదానితో ఒకటి సంభాషించగలవు పాత్ఫైండర్ను డీబగ్ చేయడానికి నాసా శాస్త్రవేత్తలు తమ ప్రయోగశాలలో పాత్ఫైండర్ యొక్క ప్రతిరూపాన్ని కలిగి ఉన్నారు మరియు వారు మార్స్ ఉపరితలంపై సంఘటనల అనుకరణ చేయడం ప్రారంభించారు మరియు అంతరాయాలు సంభవించినప్పుడు సందర్భోచిత స్విచ్లు ఎక్కడ సంభవించాయో లేదా వస్తువుల మధ్య సమకాలీకరణను వారు కనుగొన్న చోట డీబగ్ మోడ్ను సెట్ చేయటం జరిగింది ఇవన్నీ గమనించవచ్చు మరియు చివరకు పాత్ఫైండర్ యొక్క ప్రతిరూపంతో చాలా గంటలు పనిచేసిన తరువాత రీసెట్ సంభవించిన ఖచ్చితమైన పరిస్థితులను వారు అంచనా వేయగలరు ఒక మ్యూటెక్స్ ఒక సెమాఫోర్ ఉపయోగించబడుతుందని మరియు బూలియన్ గ్లోబల్ వేరియబుల్ అయిన బూలియన్ పారామితి ఉందని వారు కనుగొన్నారు ఇది బూలియన్ వేరియబుల్ యొక్క విలువ కాదా మరియు బూలియన్ పరామితి సూచించిన విధంగా ప్రాధాన్యత వారసత్వం నిర్వహించాలా వద్దా అనే దానిపై ఆధారపడి ఉంటుంది బూలియన్ వేరియబుల్ ప్రాధాన్యత వారసత్వాన్ని ఆపివేసిందని ఆపై ప్రాధాన్యత వారసత్వాన్ని ఆన్ చేయగలిగితే సమస్యను పరిష్కరించవచ్చని వారు కనుగొన్నారు ఆపై వారు మార్స్ పాత్ఫైండర్లో ఒక చిన్న సి ప్రోగ్రామ్ ను అప్లోడ్ చేసారు ఆపై సంభవించే అపరిమిత ప్రాధాన్యత విలోమం పరిష్కరించబడుతుంది ఈ మొత్తం సారాంశంలో మార్స్ పాత్ఫైండర్ సమస్యను ఎదుర్కొంటుందని చెప్పవచ్చు ఎందుకంటే ప్రాధాన్యత వారసత్వ విధానం రూపంలో అపరిమిత ప్రాధాన్యత విలోమానికి పరిష్కారం బూలియన్ వేరియబుల్ ద్వారా నిలిపివేయబడింది వారు ప్రాధాన్యత వారసత్వ విధానాన్ని ప్రారంభించిన తర్వాత అది అపరిమిత ప్రాధాన్యత విలోమ సమస్యను పరిష్కరించగలిగింది ప్రాధాన్యత విలోమం మరియు బహుళ ప్రాధాన్యత విలోమాలకు పరిష్కారాలు క్రింద ఇవ్వబడినవి తక్కువ ప్రాధాన్యత కలిగిన పని కారణంగా అధిక ప్రాధాన్యత కలిగిన పని విలోమానికి లోనవుతుంటే ప్రాధాన్యత విలోమం సంభవించే ఎక్కువ కాల వ్యవధి గరిష్ట ప్రాధాన్యత కలిగి ఉంటుంది దీని కోసం తక్కువ ప్రాధాన్యత కలిగిన పని దాని క్లిష్టమైన విభాగాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకు తెలిసినట్లుగా ప్రాధాన్యత విలోమం తక్కువ వ్యవధిలో పరిమితం చేయబడిన వ్యవధికి సంభవిస్తుంది దీని కోసం తక్కువ ప్రాధాన్యత కలిగిన పనికి ప్రత్యేకమైన మోడ్లో ఉన్న వనరు అవసరం తక్కువ ప్రాధాన్యత కలిగిన పని క్లిష్టమైన విభాగాన్ని ఉపయోగించాల్సిన సమయం అధిక ప్రాధాన్యత కలిగిన పనికి ప్రాధాన్యత విలోమానికి గురయ్యే సమయం అవుతుంది తక్కువ ప్రాధాన్యత కలిగిన పని దాని క్లిష్టమైన విభాగాన్ని ఉపయోగించే సమయాన్ని పరిమితం చేయడం ద్వారా ఈ ఒకే ప్రాధాన్యత విలోమ సమస్యను జాగ్రత్తగా ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా పరిష్కరించవచ్చు క్లిష్టమైన విభాగం యొక్క ఉపయోగాలలో ప్రతిసారీ స్థిరమైన పాయింట్ ఉన్నప్పుడు అది వనరును విడుదల చేస్తుంది జాగ్రత్తగా ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా తక్కువ ప్రాధాన్యత కలిగిన పనికి ప్రీమిటబుల్ కాని వనరును ఉపయోగించాల్సిన వ్యవధి చాలా తక్కువగా ఉంటుంది కానీ అపరిమిత ప్రాధాన్యత విలోమ సమస్యను జాగ్రత్తగా ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా కూడా నిర్వహించలేరు ఈ అపరిమిత ప్రాధాన్యత విలోమానికి పరిష్కారాలను పనుల మధ్య వనరుల భాగస్వామ్యం కోసం ప్రోటోకాల్స్ గా పరిగణించవచ్చు ఈ ప్రోటోకాల్లలో సరళమైనదాన్ని ప్రాథమిక ప్రాధాన్యత వారసత్వ ప్రోటోకాల్ అంటారు ఇది 1990 లో షా మరియు రాజ్కుమార్ ప్రతిపాదించారు ఈ ప్రాథమిక ప్రాధాన్యత వారసత్వ ప్రోటోకాల్ వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఏమిటంటే తక్కువ ప్రాధాన్యత కలిగిన పని దాని క్లిష్టమైన విభాగాన్ని అమలు చేస్తున్న తర్వాత దానిని ముందస్తుగా ఆక్రమణ చేయలేదు ఇది సాధ్యమైనంత వేగంగా అమలు చేయడానికి మనం చేయగలిగే ఏకైక విషయం ఏమిటంటే ఇది క్లిష్టమైన విభాగాన్ని విడుదల చేయగల వ్యవధిని తక్కువ చేయడం తద్వారా అధిక ప్రాధాన్యత కలిగిన పని ఈ వనరును ఉపయోగించగలదు మరియు విలోమ సమయం తక్కువగా ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రధాన ఆందోళన ఏమిటంటే తక్కువ ప్రాధాన్యత కలిగిన పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడం ఇక్కడ ఇచ్చిన ప్రోటోకాల్ సులభమైనది సమస్య ఏమిటంటే తక్కువ ప్రాధాన్యత కలిగిన పనిని వీలైనంత త్వరగా పూర్తి చేసి క్లిష్టమైన విభాగంలో అమలు చేస్తున్నప్పుడు ఇంటర్మీడియట్ ప్రాధాన్యతా పనుల వల్ల ఆలస్యం అవుతోంది ఇది CPU ని ఉపయోగించడం ప్రారంభిస్తుంది మరియు తక్కువ ప్రాధాన్యత కలిగిన పని పురోగతి సాధించలేకపోతుంది ఈ సమస్యకు పరిష్కారం తక్కువ ప్రాధాన్యత కలిగిన పని యొక్క ప్రాధాన్యతను పెంచడం మరియు అందువల్ల ఇంటర్మీడియట్ ప్రాధాన్యతా పని ముందస్తుగా ఆక్రమణ కాదు కానీ తక్కువ ప్రాధాన్యత కలిగిన పని యొక్క ప్రాధాన్యతను పెంచడం దాని క్లిష్టమైన విభాగాన్ని అమలు చేయడం ముఖ్యం మరియు ఇది ఆందోళన కలిగించే అంశం తక్కువ ప్రాధాన్యత కలిగిన పని దాని క్లిష్టమైన విభాగాన్ని అమలు చేసిన తర్వాత దాని ప్రాధాన్యత ఎంత ఉండాలి అనే ప్రశ్న తలెత్తాలి తక్కువ ప్రాధాన్యత కలిగిన పని యొక్క ప్రాధాన్యతను వనరు కోసం ఎదురుచూస్తున్న పనికి సమానంగా చేయడమే సమాధానం అందువల్ల ఇంటర్మీడియట్ ప్రియారిటీ టాస్క్ ఈ తక్కువ ప్రాధాన్యత పనిని ఇకపై ఆక్రమణ చేయలేము ఈ ప్రాథమిక ప్రాధాన్యత వారసత్వ ప్రోటోకాల్లో వనరు ఇప్పటికే ఉపయోగంలో ఉన్నప్పుడు ఆ వనరుకు అవసరమయ్యే అధిక ప్రాధాన్యత కలిగిన పనిని అభ్యర్థన చేస్తుంది మరియు అన్ని అభ్యర్థనలు FIFO క్రమంలో క్యూలో ఉంటాయి మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పని ప్రతిసారీ వనరు కోసం వారసత్వ నిబంధనను వర్తింపజేస్తుంది మరియు తక్కువ ప్రాధాన్యత కలిగిన పని యొక్క ప్రాధాన్యత వనరు కోసం ఎదురుచూస్తున్న అత్యధిక ప్రాధాన్యత పనికి సమానంగా చేయబడుతోంది వనరు కోసం అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ బ్లాక్ అయినప్పుడల్లా ఇది సాధారణ ప్రోటోకాల్ ను ఉపయోగిస్తుంది తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరుపై నిరోధించే అత్యధిక ప్రాధాన్యత కలిగిన పని యొక్క ప్రాధాన్యతను వారసత్వంగా పొందుతుంది

దీనిని ప్రాధాన్యతా వారసత్వ పథకం అంటారు ఈ పథకం యొక్క మరికొన్ని వివరాలను చూద్దాం ఇక్కడ వనరు కోసం అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ ఒకసారి నిరోధించబడితే తక్కువ ప్రాధాన్యత కలిగిన పని యొక్క ప్రాధాన్యత క్యూలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన పనికి పెంచబడుతుంది ఈ 2 పనులలో ఒకటి మీడియం ప్రాధాన్యత ఉన్నచోట మరియు మరొకటి అధిక ప్రాధాన్యత ఉన్న చోట వనరులకోసం వేచి ఉంటే ఈ రెండింటిలో వనరును ఉపయోగించి అమలు చేస్తున్న తక్కువ ప్రాధాన్యత కలిగిన పనికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరు యొక్క ఉపయోగాలను పూర్తి చేసిన తర్వాత అది పాత ప్రాధాన్యతకు తిరిగి వస్తుంది తక్కువ ప్రాధాన్యత కలిగిన పని యొక్క ప్రాధాన్యత మళ్ళీ తక్కువ అవుతుంది మరియు వనరును విడుదల చేసిన తర్వాత దాని ప్రాధాన్యత విలువ మారుతుంది అది ఇతర క్లిష్టమైన వనరులను కలిగి ఉండకపోతే అధిక ప్రాధాన్యత కలిగిన పని వేచి ఉంటుంది మరియు ఇది వేచి ఉన్న అధిక ప్రాధాన్యత పని యొక్క ప్రాధాన్యతను వారసత్వంగా పొందుతుంది ఇది వనరును విడుదల చేసిన వెంటనే అది దాని అసలు ప్రాధాన్యతకు తిరిగి వస్తుంది కానీ అది అనుసరించే సమస్య మరియు అది పరిష్కరించే సమస్య గురించి క్రింది చెప్పబడింది ఇది అపరిమిత ప్రాధాన్యత విలోమం యొక్క సమస్యను పరిష్కరించింది కాని ఇది అపరిమిత ప్రాధాన్యత విలోమ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న ఇది అపరిమిత ప్రాధాన్యత విలోమ సమస్యను పరిష్కరించింది ఎందుకంటే వారసత్వ నిబంధనలో తక్కువ ప్రాధాన్యత కలిగిన పని యొక్క ప్రాధాన్యతను అధిక ప్రాధాన్యత కలిగిన పనికి ప్రాధాన్యతనివ్వడం ద్వారా వేచి ఉంటుంది మరియు అందువల్ల CPU ఉపయోగాల నుండి తక్కువ ప్రాధాన్యతనిచ్చే పనిని మధ్యవర్తిత్వ ప్రాధాన్యత పనులు చేయలేవు కాబట్టి అపరిమిత ప్రాధాన్యత సమస్య పరిష్కరించబడుతుంది ఇంటర్మీడియట్ ప్రాధాన్యత పనులు ఇకపై ముందస్తు గా చేయలేవు మరియు అపరిమిత ప్రాధాన్యత సమస్య కూడా పరిష్కరించబడుతుంది ఇది ప్రాధాన్యత వారసత్వ ప్రోటోకాల్ యొక్క పని యొక్క స్కీమాటిక్ ప్రాతినిధ్యం ఇక్కడ తక్కువ ప్రాధాన్యత కలిగిన పని క్లిష్టమైన వనరును కలిగి ఉంటుంది మరియు ఒకటవ సమయ ఉదాహరణలో ప్రాధాన్యత విలువ 5 గా ఉంటుంది సమయ ఉదాహరణ 2 వద్ద అధిక ప్రాధాన్యత కలిగిన పనిని అమలు చేయడం ప్రారంభిస్తుంది మరియు దాని ప్రాధాన్యత స్థాయి 10 కొంత సమయం తరువాత దీనికి వనరు అవసరం మరియు ఆ వనరు నిరోధించబడింది ఎందుకంటే తక్కువ ప్రాధాన్యత కలిగిన పని ద్వారా వనరు ఇప్పటికే అందుబాటులో ఉంది ఇది ఆకుపచ్చ రంగులో చూపిన విధంగా అమలు చేయడం ప్రారంభించింది కాని దాని ప్రాధాన్యత మార్చబడింది ఎందుకంటే అధిక ప్రాధాన్యత కలిగిన పని వేచి ఉంటుంది 5 నుండి 10 వరకు దాని ప్రాధాన్యత మార్పుల కోసం వేచి ఉండడం ప్రారంభించిన తర్వాత అధిక ప్రాధాన్యత కలిగిన పనికి ప్రాధాన్యత 10 ఉన్నందున అది అమలు చేస్తూనే ఉంటుంది మరియు వనరును విడుదల చేస్తున్నప్పుడు అది దాని స్వంత ప్రాధాన్యత విలువకు తిరిగి వస్తుంది మనం ఈ ఉపన్యాసం చివరలో ఉన్నాము తరువాతి ఉపన్యాసంలో ఈ దశ నుండి మనం కొనసాగుతాము